చివరిసారి మనము లీనియర్ మొమెంటం పరిరక్షణ గురించి చర్చిస్తున్నాము మరియు దానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి రేనాల్డ్స్ ట్రాన్స్పోర్ట్ సిద్ధాంతాన్ని ఉపయోగించడాన్ని వివరించడానికి మనము కొన్ని ఉదాహరణలను పరిశీలిస్తున్నాము మనము మరికొన్ని ఉదాహరణలతో కొనసాగుతాము మనము ఒక ధృడమైన బాడీ ఉందని అనుకొందాం ఏ ఆకారంలోనైనా ధృడమైన బాడీ వుందని అనుకోండి కావాలనుకుంటే వృత్తాకార ఆకారం అనుకోండి మరియు ద్రవం ప్రవహిస్తోంది అది ఒక ఫ్రీ స్ట్రీమ్ నుండి వస్తున్నది వేగం యూనిఫామ్ స్పీడ్ u∞ మరియు ఘన ఉనికి కారణంగా వేగం చెదిరిపోతుంది మరియు మీరు ఘన నుండి కొంచెం దూరంగా వెళ్లి మీరు వేగం ప్రొఫైల్ను గీస్తే వేగం ప్రొఫైల్ పొందబడిందని అనుకోండి వేగం ప్రొఫైల్ ఎలా ఉందో దాని యొక్క స్కెచ్ తయారు చేద్దాం వేగం ప్రొఫైల్ ఈ విధంగా మారుతుందని అనుకోండి ఈ వేగం ప్రొఫైల్ ఎలా ఉండాలి లేదా ఈ వేగం ప్రొఫైల్ యొక్క వైవిధ్యం యొక్క స్వభావం ఎలా ఉండాలో నిర్ణయించే కారకాలు ఏమిటో తరువాతి అధ్యాయాలలో ఒకదానిలో మనం చూస్తాము అయితే ప్రస్తుతానికి ఇది క్వాలిటేటీవ్ స్కెచ్ అని అనుకోండి వేగం ప్రొఫైల్ ఎలా మారుతుందో చూద్దాము సెంటర్ లైన్ కు సంబంధించి ఇది పూర్తిగా సిమ్మెట్రీక్ అని అనుకోండి మరియు వేగం ప్రొఫైల్ అంటే మధ్యలో ఉన్నట్లుగా మీరు దానిని పూర్తిగా సిమ్మెట్రీక్ పద్ధతిలో గీస్తే మధ్యలో అది కనిష్టంగా ఉంటుంది మరియు తరువాత అది రెండు వైపులా పెరుగుతుంది ఇచ్చిన ఎత్తులో దాదాపు u ఇన్ఫినిటీ కి వస్తుంది ఈ ఎత్తు దాదాపు u∞ కి వస్తుంది అని అనుకోండి ఈ వేగం ప్రొఫైల్ x మరియు y కోఆర్డినేట్ల పరంగా ఇవ్వబడింది x అనేది ఆక్సియల్ డైరెక్షన్ మరియు y అనేది ట్రావెర్స్ డైరెక్షన్ అని అనుకోండి మరియు వేగం ప్రొఫైల్ ఇది కన్సర్వేషన్ అఫ్ మాస్ కాబట్టి ప్రశ్న ఏమిటంటే నీరు లేదా ద్రవం ద్వారా ఏర్పడే సాలిడ్ బాడీ పై మొత్తం డ్రాగ్ ఫోర్స్ ఏమిటి ఫ్లూయిడ్ యొక్క డెన్సిటీ rho అని అనుకుందాం మరియు ఈ కొలతలు ఆధారంగా మనం కనుగొనాలి మనము ఒక ఫ్లాట్ ప్లేట్ మీద ప్రవాహాన్ని పరిశీలిస్తున్నప్పుడు చాలా సిమిలర్ సమస్యను పరిష్కరించాము ఇది ఫ్లాట్ ప్లేట్ మీద ప్రవహించేది కాదు ఇది కొంత ఆర్బిట్రేరీ కంట్రోల్ దాటిన ప్రవాహం కానీ విధానం లేదా ఫిలాసఫీ అలాగే ఉంటుంది కాబట్టి మనం ప్రాథమికంగా ఒక నియంత్రణ వాల్యూమ్ను గుర్తించి నియంత్రణ వాల్యూమ్లో నెట్ ఫోర్స్ ఏమిటో చూడాలి కాబట్టి నియంత్రణ వాల్యూమ్ను గుర్తించడానికి కంట్రోల్ వాల్యూమ్లోని ఏ భాగంలో కొంత ఇన్లెట్ మరియు అవుట్లెట్ ఉంటుందో చూడండి కాబట్టి ఒక ఇన్లెట్ ఇది ప్రవాహం ప్రవేశిస్తున్నట్లు సూటిగా ముందుకు ఉంటుంది ఇది నేరుగా ముందుకు ఉంటుంది మరియు అవుట్లెట్ y a లేదా y a వరకు మాత్రమే ఆసక్తికరంగా ఉంటుందని మీరు చూడవచ్చు ఎందుకంటే వేగం ఏకరీతిగా ఉంటుంది కాబట్టి ఒక కంట్రోల్ వాల్యూమ్ తీసుకుంటే ఇలాంటివి ఉంటాయి ఇక్కడ మనము ఒక ఇన్ఫ్లో సరిహద్దును ఒక అవుట్ ఫ్లో సరిహద్దుగా మరియు ఇతర సరిహద్దుల్లో పరిగణిస్తాము మనము ఎటువంటి ప్రవాహాన్ని కోరుకోము కాబట్టి ఇతర సరిహద్దుల అంచులు ఎలా ఉండాలి స్ట్రీమ్లైన్లు ఉండాలి తద్వారా వాటి అంతటా ప్రవాహం ఉండదు కాబట్టి మనము ఈ విధమైన స్ట్రీమ్లైన్ను పరిశీలిస్తాము మరియు ఇవి హారిజాంటల్ లైన్స్ కావు ఇవి వంపు తిరిగినవి దానిని సూచించడానికి వాటిని కొంచెం పెద్దది చేద్దాం ఇది ఒక విపరీతమైన స్ట్రీమ్లైన్ అని అనుకోండి ఇది మరొక విపరీతమైన స్ట్రీమ్లైన్ కాబట్టి ఇవి స్ట్రీమ్లైన్స్ ఇవి స్ట్రీమ్లైన్లను కలిగి ఉన్న నియంత్రణ వాల్యూమ్ను ఎన్నుకోవలసిన అవసరం లేదని గుర్తుంచుకోండి అయితే ఇది మనకు ఇచ్చేది ఏమిటంటే క్రాస్ ప్రవాహాల గురించి మనం బాధపడవలసిన అవసరం లేదు కానీ మనం కొన్ని హారిజాంటల్ లైన్స్ మరియు ఎగువ మరియు దిగువ ఒక రెక్టన్గులార్ భాగాన్ని నియంత్రణ వాల్యూమ్ అని అనుకుంటే అది అంతటా ప్రవహిస్తుంది నియంత్రణ వాల్యూమ్ను ఎన్నుకోవటానికి ఇది కేవలం సౌలభ్యం మాత్రమే బహుశా మీరు కంట్రోల్ వాల్యూమ్లోని నీటిని మాత్రమే పరిగణిస్తారు కాబట్టి ఘన భాగాన్ని మినహాయించండి ఇప్పుడు మాస్ ఎక్స్ప్రెషన్ కొరకు మరియు నియంత్రణ వాల్యూమ్ కోసం లినియర్ మొమెంటమ్ కన్సర్వేషన్ను వ్రాద్దాం కాబట్టి తెలియని ఒక విషయం ఏమిటంటే ఈ ఎత్తు h అంటే మనం కుడి నుండి స్ట్రీమ్లైన్ను నిర్మించాము ఈ పొర యొక్క అంచు నుండి u అనంతం అవుతుంది ఇది సరిహద్దు పొర కాదు మరియు ఈ సరిహద్దు పొర మధ్య తేడా ఏమిటి అని మనము తరువాత చర్చిస్తాము కాబట్టి మనకు అంచు నుండి ప్రారంభమయ్యే స్ట్రీమ్లైన్ ఉన్నప్పుడు మనకు తెలియని కొన్ని యూనిఫామ్ పాయింట్ వద్ద స్ట్రీమ్లైన్ ఇక్కడ ముగుస్తుంది కాబట్టి మనము దానిని కనుగొనాలి కాబట్టి మనము అంచులను A B C D గా గుర్తించి మాస్ కన్సర్వేషన్ ఎక్స్ప్రెషన్ ఏమిటో గుర్తించడానికి ప్రయత్నిద్దాం Conservation of linear momentum ముఖ్యమైన రెండు ప్రభావాలు ఉన్నాయి ఇది ఇక్కడ ప్రబలంగా ఉంది ఒకటి విస్కాస్ ప్రభావం మరొకటి బాడీ యొక్క ఆకృతి బాడీ యొక్క ఆకృతిపై ప్రవహించే ఫ్లూయిడ్ ప్రెషర్ లో మార్పు ఉంటుంది కాబట్టి ఒకటి జామెట్రికల్ ఎఫెక్ట్ మరొకటి విస్కాస్ ప్రభావం మరియు ఈ వేగం ప్రొఫైల్ దాని యొక్క మిశ్రమ పరిణామం ఈ సమస్య నుండి మనం గమనించదగ్గ కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ శక్తి ఈ వస్తువు యొక్క ఆకృతిపై ఆధారపడనట్లు కనిపిస్తుంది కానీ అది ఒక భ్రమ వేగం ప్రొఫైల్ వస్తువు యొక్క ఆకారంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి మనము వేగం ప్రొఫైల్ను ఊహించాము కానీ ఇది కేవలం ఏకపక్షంగా ఉంటుంది వేగం ప్రొఫైల్ బాడీ యొక్క ఆకారం నుండి రావాలి మరియు అందువల్ల బాడీ యొక్క ఆకారం క్లిష్టంగా మారుతుంది ఇప్పుడు మరొక విషయం ఏమిటంటే ఫోర్స్ ఫ్లూయిడ్ యొక్క విస్కోసిటీ పై ఆధారపడకపోతే అది కూడా కనిపిస్తుంది కాబట్టి ఇది విస్కోసిటీ కారణంగా శక్తిని మీరు ఆశించే ఒక సహజమైన విషయం కాదు ఎందుకంటే విస్కాస్ ప్రభావం లేకపోతే బహుశా లాగడం ఉండదు కానీ ఇక్కడ విస్కోసిటీ లేదు ఇక్కడ పారామీటర్ విస్కోసిటీ ఉండదు ముఖ్యమైన రెండు ముఖ్యమైన ప్రభావాలు ఉన్నాయి ఇది ఇక్కడ ప్రబలంగా ఉంది ఒకటి విస్కాస్ ప్రభావం మరొకటి శరీరం యొక్క ఆకృతి శరీరం యొక్క ఆకృతిపై ప్రవహించే ఫ్లూయిడ్ యొక్క ప్రెషర్ లో మార్పు ఉంటుంది కాబట్టి ఒకటి జామెట్రిక్ ఎఫెక్ట్ మరొకటి విస్కాస్ ప్రభావం మరియు ఈ వేగం ప్రొఫైల్ దాని యొక్క మిశ్రమ పరిణామం మీరు వేగం ప్రొఫైల్ను పొందిన తర్వాత ఇంటెగ్రల్ బాలన్స్ ఏమి ఇస్తుందో చూడండి ఇంటెగ్రల్ బాలన్స్ నెట్ ఎఫెక్ట్వ్యక్తిగత పాయింట్లు వద్ద ఏమి జరిగిందో చూడటం సూక్ష్మదర్శిని కాదు కానీ దీనికి గ్రాస్ కాన్సెక్యూన్స్ ఉంటుంది పర్యవసానంగా అవుట్లెట్ వద్ద కొంత వేగం ప్రొఫైల్ ఉంటుంది మరియు ఈ రకమైన గ్రాస్ కాన్సెక్యూన్స్ ముఖ్యం ఎందుకంటే మనము దీన్ని ప్రయోగాత్మకంగా కొలవవచ్చు ప్రయోగాత్మకంగా పాయింట్ టు పాయింట్ మెసఁర్మెంట్ చేయడం కష్టం ఇది అసాధ్యం కాదు కానీ అలా చేయడం ఎల్లప్పుడూ ఖరీదైనది కానీ ప్రయోగాత్మకంగా మీరు ఇచ్చిన విభాగంలో వేగం ప్రొఫైల్ను కనీసం కనుగొనవచ్చు మీరు వేర్వేరు ప్రోబ్స్ను కలిగి ఉండవచ్చు అన్ని సెట్లు పిటోట్ ట్యూబ్ ప్రోబ్ వలె సరళంగా ఉండకపోవచ్చు కానీ మీకు ఈ విభాగం వెంట ఏదైనా వేగం కొలత ఉండవచ్చు అది కష్టం మరియు ఏకరీతి వేగం కాదు ఇది మీకు తెలిసిన ఉచిత స్ట్రీమ్ వేగం కాబట్టి ఇన్లెట్ మరియు అవుట్లెట్ వద్ద వేగం ప్రొఫైల్ ఏమిటో ప్రయోగాత్మక అవగాహన నుండి మీరు ప్రయోగాత్మకంగా లెక్కించే స్థితిలో ఉండవచ్చు లేదా ప్రయోగాత్మక డేటా నుండి డ్రాగ్ ఫోర్స్ అంటే ఏమిటో లెక్కించవచ్చు మరియు దాని యొక్క పరిమితి ఏమిటంటే డ్రాగ్ ఫోర్స్కు దారి తీయడానికి ఫ్లో ఫ్లూయిడ్ ఒక బిందువు నుండి మరొక బిందువు వరకు ఎలా మారుతుందో పిన్ చేయదు కానీ ఇది మొత్తం ప్రభావాన్ని సమగ్ర కోణంలో ఇస్తుంది ఇప్పుడు ఇది ఒక పాయింట్ నుండి మరొక పాయింట్ వరకు ఎలా మారుతుంది దాని కోసం మనం విస్కాస్ ఫ్లో యొక్క డిఫరెన్షియల్ ఈక్వెషన్ ని చూడాలి అది మన తదుపరి అధ్యాయంలో చేస్తాము